ఇన్సోలేషన్ ను kWm2 లో అంచనా వేయడానికి మరియు భూమి యొక్క ఉపరితలంపై ఏదైనా ప్రదేశంలో శక్తి విలువను kWhm2day లో తెలుసుకోవడానికి మనం సౌర జ్యామితి సహాయాన్ని ఉపయోగిస్తాము సౌర జ్యామితి అనేది గోళాకార సమన్వయ వ్యవస్థ ఇది భూమికి సంబంధించి సూర్యుడి స్థానాన్ని కూడా కలిగి ఉంటుంది దీనిని సాధారణంగా "సౌర జ్యామితి" అని వ్యవహరిస్తారు ఇక్కడ ఈ పటంలో సౌర జ్యామితి కొంత సంక్లిష్టంగా కనిపిస్తుంది కానీ నిజానికి అది కనిపించేంత సంక్లిష్టంగా ఉండదు మనం ఈ కోఆర్డినేట్ సిస్టమ్ని దశలవారీగా పునర్నిర్మించి సూర్యుడి స్థానానికి సంబంధించి మనం ఉపయోగించిన వివిధ పరామితులపై అవగాహన పొందడానికి ప్రయత్నిస్తాము తరువాత ఈ పరామితులను ఉపయోగించి ఇన్సోలేషన్ ను మరియు భూమి యొక్క ఉపరితలంపై ఏదైనా ప్రదేశంలో శక్తిని kWhm2 day లో అంచనా వేస్తాము ఇది X Y Z కోఆర్డినేట్లు కలిగిన 3D సిస్టమ్ మీరు 3D మోడల్స్ నిర్మించడానికి ఓపెన్ SCAD ని ఉపయోగిస్తున్నారు ఇక్కడ భూమి కేంద్రీకృత సమన్వయ వ్యవస్థ ను నిర్మించి వివిధ సౌర రేఖాగణిత పరామితులను మనం ఎలా పొందవచ్చో చూద్దాం ముందుగా మనం ఒక గ్లోబ్ తీసుకొని దానికి నీలం రంగును ఇద్దాం ఇది ఒక 3D గోళం ఇప్పుడు ఇందులో మనం పావు వంతు కట్ చేసి దానిని 3D కోఆర్డినేట్ స్పేస్గా చేస్తాము కట్ చేసిన తర్వాత గ్లోబ్ ఇలా కనిపిస్తుంది ఇప్పుడు ఈ ప్రదేశంలోనే మీరు Xని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ సందర్భంలో XYZ భాగం లో సౌర జ్యామితి యొక్క వివిధ పరామితులను నిర్వచించి మన ఇన్సోలేషన్ అంచనా నమూనాను పొందడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు మనం భూమి యొక్క కేంద్రాన్ని సుదూర సూర్యుడి కేంద్రానికి ఒక రేఖతో అనుసంధానించడానికి ప్రయత్నిస్తాము ఆ రేఖ ఇలా ఉంటుంది అది దూరంగా ఉన్న సూర్యుడి వరకు వెళ్తోంది ఇప్పుడు నేను దానిని మీరు చూడగలిగే కోణంలో ఉంచాను ఇప్పుడు భూమి యొక్క కేంద్రాన్ని సూర్యుని కేంద్రంతో కలిపే ఈ రేఖకు సంబంధించి క్షీణత ఎలా కనిపిస్తుందో చూద్దాం నేను ఇప్పుడు భూమధ్యరేఖ వద్ద భూమిని ఖండించే ఒక సమతలం ని ఈ విధంగా చేర్చాను ఇప్పుడు ఈ సమతలం మనకు రిఫరెన్స్ లాగా ఉపయోగపడుతుంది ఈ రిఫరెన్స్ ఆధారంగానే క్షీణత కోణాన్ని మనము కొలుస్తాము నేను ఇప్పుడు సూర్యుడికి కనెక్ట్ అయ్యే రేఖ గుండా వెళ్లే విధంగా మెరిడియల్ సమతలం చేర్చాను ఈ రేఖని "ఇన్సోలేషన్ లైన్" అని పిలుస్తారు ఇది ఇన్సోలేషన్ లైన్ గుండా వెళుతున్న మెరిడియల్ సమతలం నేను ఇప్పుడు క్షీణత మరియు గంట కోణం రెండింటిని సూచించే కోణాలను గీస్తాను ఈ పటాన్ని చూడండి భూమధ్య రేఖకు మరియు భూమి సూర్యుని కేంద్రకాలను కలిపే రేఖకు మధ్య నేను గుర్తించిన ఈ కోణాన్ని గమనించండి దీనిని డెల్టా δ అని పిలుస్తారు ఒక దృక్కోణం నుండి δ అనేది క్షీణత విలువను సూచిస్తుందని మనకు తెలుసు ఇక్కడ నేను మరొక కోణాన్ని పరిచయం చేయబోతున్నాను ఈ కోఆర్డినేట్ అక్షం మరియు భూమి మరియు సూర్యుడి కేంద్రాలను కలిపే రేఖ మధ్య కోణం మనం దానిని ఇన్సోలేషన్ లైన్ అని పిలుస్తాం ఈ కోణాన్ని గంట కోణం ω అంటారు ఇది నేరుగా రోజు లోని సమయం పైన ఆధారపడి ఉంటుంది ఈ ఇన్సోలేషన్ లైన్ తూర్పు నుండి పడమర వైపుకు కదులుతుంది ఎందుకంటే భూమి దాని ధ్రువ అక్షం చుట్టూ తిరుగుతుంది ఈ ఇన్సోలేషన్ లైన్ ప్రతి 4 నిమిషాలకు ఒక మెరిడియల్ సమతలంని లేదా 1º రేఖాంశంని దాటుతుంది ఈ విధంగా ω అనేది రేఖాంశాల ను దాటే విధానాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ 3D కోఆర్డినేట్ సిస్టమ్లో నేను ఈ ఇన్సోలేషన్ లైన్ మరియు ఈ మెరిడియల్ ప్లేన్ను తీసివేసి కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క అక్షాన్ని నిర్వచించాను కాబట్టి మెరిడియల్ అక్షం మరియు ఇన్సోలేషన్ లైన్ ఆ రెండు అంశాలను నేను తొలగించిన తర్వాత ఇప్పుడు 2D కోఆర్డినేట్ వ్యవస్థను కలిగి ఉన్నాము ఈ అక్షమును మనం "మెరిడియల్ అక్షం" అని పిలుస్తాము కారణం నేను ఈ రేఖాంశాన్ని మెరిడియన్ గా ఎంచుకోవాలనుకుంటున్నాను ఒక మెరిడియల్ ప్లేన్ నుఇక్కడ ఉంచాలి అనుకున్నాను నేను ఇప్పుడు ఈ మెరిడియల్ ప్లేన్ను చేర్చాను ఇది మనం చర్చించ బోయే రేఖాంశం ఇది ఈ రేఖాంశానికి అనుగుణంగా ఉండే అక్షం ఈ కోఆర్డినేట్ అక్షాన్ని M లేదా "మెరిడియల్ యాక్సిస్" అంటారు మెరిడియల్ అక్షానికి ఆర్తోగోనల్ గా ఉండే ఈ అక్షమును తూర్పు అక్షం అని పిలుస్తారు మరియు నిలువుగా పైకి వెళ్లే దానిని ధ్రువ అక్షం P అని పిలుస్తారు కాబట్టి ఇది ధ్రువ అక్షం P అవుతుంది ఇది మెరిడియన్కు తూర్పున ఉంటుంది ఇప్పుడు మనం 2D గ్రాఫిక్ సిస్టమ్ని ఉపయోగించి సౌర జ్యామితిని పరిశీలిద్దాం నేను 2D గ్రాఫిక్స్ కోసం ఇంక్స్కేప్ ను ఉపయోగిస్తున్నాను మనం 3D గ్రాఫిక్ సిస్టమ్ని ఉపయోగించి పొందిన విజువలైజేషన్ ఇప్పుడు 2D గ్రాఫిక్స్ ఆధారిత సిస్టమ్లో మొత్తం సౌర జ్యామితిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది పటంలో చూపిన విధంగా ఇక్కడ ఈ 3 అక్షాలు ఉన్నాయి నిలువు అక్షాన్ని P అని గుర్తించాను దీనిని ధ్రువ అక్షం అని పిలుస్తారు భూమి ధ్రువ అక్షం చుట్టూ తిరుగుతోంది ఇక్కడ భూమిలో కొంత భాగం తొలగించాను ఉత్తర అర్ధగోళంలో నాలుగింట ఒక వంతు కత్తిరించబడింది ఇప్పుడు ఒక కోఆర్డినేట్ అక్షం ఇక్కడ చూపబడింది ఇది పేజీ నుండి బయటకు వెళుతోంది మరియు అది ఇతర రెండు అక్షాలు రెండింటికీ ఆర్తోగోనల్ గా ఉంటూనే ఈ మెరిడియల్ ప్లేన్ గుండా వెళుతోంది కాబట్టి మీరు భూమి ఉపరితలంపై ఉన్న ఏదైనా పాయింట్ని పరిగణించాలనుకున్నప్పుడు అది అక్షాంశంతో రేఖాంశంతో మరియు మెరిడియన్తో ముడిపడి ఉంటుంది కాబట్టి మనం పరిశీలించాలి అనుకున్న నిర్దిష్ట మెరిడియన్ని రేఖాంశంగా పరిగణించండి ఈ అక్షం నిర్దిష్ట మెరిడియన్ని ఖండిస్తుంది అనుకుందాం మనం ఈ అక్షాన్ని మెరిడియల్ అక్షం M అని పిలుస్తాము కాబట్టి వాస్తవానికి ఇది మనం తీసుకున్న మెరిడియల్ అక్షం ఇప్పుడు భూమి మధ్యలో నుండి భూమధ్య రేఖ వెంట రేఖాంశాన్ని ఖండించే విధంగా ఒక రేఖను గీయండి అది ఈ పేజీ నుండి బయటకు వస్తుంది అదే మెరిడియల్ అక్షం మెరిడియల్ అక్షం మరియు ధ్రువ అక్షం ఈ రెండింటికి ఆర్తోగోనల్ గా ఉన్న మూడవ అక్షం ఈ మెరిడియన్కు తూర్పున ఉంది ఇది ఈ మెరిడియన్కు తూర్పున ఉన్నందున మనం దానిని తూర్పు మెరిడియన్ గా సూచిస్తున్నాము ఇప్పుడు మనం భూమి మధ్య నుండి సూర్యుడి మధ్య వరకు రేఖను గీద్దాం ఈ రేఖ చివరికి సుదూర సూర్యుడి మధ్య కు వెళుతుంది అదే సూర్యుడి నుండి వచ్చే రేడియేషన్ను సూచించే ఇన్సోలేషన్ లైన్ ఇప్పుడు ఏ వెక్టర్ లేదా ఏ లైన్ అయినా ఈ ప్లేన్ ఆధారంగానే పరిగణించబడుతుంది దీనినే మనం "భూమధ్య రేఖ" అని పిలుస్తాం కాబట్టి భూమధ్య రేఖ తో పాటు ధ్రువ అక్షం మెరీడియన్ అక్షం మరియు తూర్పు మెరిడియన్ అక్షం అనే మూడు కోఆర్డినేట్ అక్షాలు కలిసి భూమి మధ్యలో ఉన్న బిందువు కేంద్రంగా భూకేంద్రీకృత సమన్వయ వ్యవస్థను ఏర్పరుస్తాయి ఇప్పుడు ఇన్సోలేషన్ లైన్ నుండి నేను ఒక ఆర్క్ను ఇలా గీశాను ఇది వాస్తవానికి భూమధ్య రేఖపై ప్రొజెక్షన్ ఇక్కడ రెండు ముఖ్యమైన కోణాలు ఉన్నాయి ఒక కోణం గురించి మనకు తెలుసు ఇది ఇన్సోలేషన్ లైన్ మరియు భూమధ్య రేఖ లమధ్య కోణం δ ఇది క్షీణత ను సూచిస్తుంది మరొకటి భూమధ్య రేఖపై ఉండే మెరిడియన్ కోణం ఇది మెరిడియల్ అక్షం నుండి భూమధ్య రేఖపై ఇన్సోలేషన్ లైన్ ప్రొజెక్షన్ వరకు ఉండే కోణం దానిని ω లేదా గంట కోణం అంటారు 3D విజువలైజేషన్కు తిరిగి వెళితే ఇప్పుడు మనం ఈ మెరిడియల్ ప్లేన్ను కుదించు కుందాం తద్వారా అది భూమి వ్యాసార్థానికి అనుగుణంగా ఉంటుంది ఇది మనం చర్చిస్తున్న మెరిడియన్ అన్ని ఇతర భాగాలను పునరుద్ధరిస్తే వ్యవస్థ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ మెరిడియల్ ప్లేన్పై ఒక బిందువును పరిశీలిద్దాం కర్సర్ సూచించిన విధంగా ఇక్కడ ఒక బిందువును ఊహించుకుందాం భూమి మధ్యలో నుండి ఈ బిందువు ద్వారా ఒక రేఖను గీయండి ఈ విధంగా ఈ రేఖ ఇక్కడ భూమి యొక్క ఉపరితలంపై ఈ బిందువు కు చేరుకొని తర్వాత ఆ రేఖ అలాగే భూమి మధ్య భాగం వరకు కొనసాగుతుందని మీరు చూస్తారు మనం ఇప్పటి వరకు చర్చిస్తున్న కోఆర్డినేట్ సిస్టమ్ దీనికి సంబంధించిన కర్సర్ భూ కేంద్రక మూలాన్ని సూచిస్తుంది ఇది భూమి కేంద్రీకృత సమన్వయ వ్యవస్థ ఇక్కడ మీరు ధ్రువ అక్షం మెరిడియన్ తూర్పు మరియు మెరిడియన్ అక్షం కలిగి ఉన్నారు ఇది మనం చర్చించ బోయే స్థానిక పాయింట్ ఇక్కడ ఒకరు నిలబడి ఉన్నారు అనుకుందాం స్థానిక బిందువు మరియు భూమి యొక్క కేంద్రం గుండా వెళుతున్న రేఖ ఒక నిర్దిష్ట అక్షాంశం మరియు రేఖాంశం వద్ద ఖండిస్తుంది ఈ పాయింట్ స్థానిక సమన్వయ వ్యవస్థకు మూలం అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ ఒక టాంజెన్షియల్ ప్లేన్ ఉంచుదాము ఈ ప్రాంతపు సమన్వయ వ్యవస్థను సూచించడానికి స్థానిక బిందువు కేంద్రంగా టాంజెన్షియల్ ప్లేన్ను ఇక్కడ ఉంచాము ఇప్పుడు మెరుగైన విజువలైజేషన్ పొందడానికి నేను దీన్ని ఇలా కదిలిస్తే ఇక్కడ ఈప్లేన్ మెరిడియల్ ప్లేన్కు టాంజెన్షియల్గా ఉందని మరియు ఆ ప్రాంతం గుండా వెళ్లే రేఖకు ఇది టాంజెన్షియల్గా ఉందని మీరు గమనిస్తారు కాబట్టి ఈ కోణం బహుశా మీకు మెరుగైన విజువలైజేషన్ ఇస్తుంది నేను దానిని ఈ పద్ధతిలో కదిలిస్తే మీరు ఈ ప్లేన్ యొక్క విజువలైజేషన్ పొందుతారు దీనిని హోరిజోన్ ప్లేన్ అని పిలుస్తారు నిశితంగా గమనించండి ఇది భూమధ్య రేఖ మరియు ఇదేమో హోరిజోన్ ప్లేన్ ఇది ఈ అక్షానికి సంబంధించిన హోరిజోన్ ప్లేన్ అక్షాంశ బిందువును భూమి యొక్క కేంద్రానికి కలిపే రేఖ కు ఇది ఆర్తోగోనల్ గా ఉంటుంది ఈ అక్షాంశానికి సంబంధించిన సమన్వయ వ్యవస్థ ఈ హోరిజోన్ ప్లేన్ అనుసరించే సూచించబడుతుంది ఇప్పుడు ఈ అక్షాంశం కోసం సమన్వయ వ్యవస్థను తయారు చేద్దాం దీనిని లోకల్ సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ అని పిలుస్తాము మనం ఇంతకు మునుపు చూసిన కోఆర్డినేట్ వ్యవస్థ భూమి కేంద్రీకృత సమన్వయ వ్యవస్థ అని గుర్తుంచుకోండి ఈ హోరిజోన్ ప్లేన్ మరియు ఈ హోరిజోన్ ప్లేన్కు సంబంధించి కేంద్రీకృతమై ఉన్న మరొక కోఆర్డినేట్ సిస్టమ్ గురించి తెలుసుకో బోతున్నాం దీనిని లోకల్ సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటారు ఈ హోరిజోన్ ప్లేన్ ఆధారంగా ఈ ప్రాంతం యొక్క కోఆర్డినేట్ అక్షాన్ని నిర్వచిద్దాం ముందుగా ఈ అక్షమును గమనిస్తే హోరిజోన్ ప్లేన్కు లంబకోణంలో భూమి మధ్యలో నుండి స్థానిక బిందువు మీదుగా నిలువుగా పైకి వెళుతోంది దీనిని Z తో సూచిస్తారు ఇక్కడ Z అంటే అని జెనిత్ అని అర్థం ఇది జెనిత్ అక్షం ఈ అక్షము హోరిజోన్ ప్లేన్కు లంబ దిశలో నిలువుగా పైకి వెళుతుంది మరొక అక్షం మెరిడియన్ కు టాంజెన్షియల్ గా దక్షిణానికి వెళ్లే మెరిడియన్ వరకు ఉంటుంది ఈ విధంగా హోరిజోన్ ప్లేన్ గుండా మెరిడియల్ ప్లేన్కు టాంజెన్షియల్గా దక్షిణానికి వెళ్లే ఈ రేఖను S తో సూచిస్తారు ఇక్కడ S అనేది SOUTH ను సూచిస్తుంది మూడవ కోఆర్డినేట్ అక్షమును E తో సూచిస్తారు గమనించండి ఇది పెద్ద E అక్షరం గా చూపబడింది భూ సమన్వయ వ్యవస్థ కోసం మనం చిన్న e అక్షరాన్ని ఉపయోగించాం ఇది తూర్పు స్థానిక కోఆర్డినేట్ సిస్టమ్ మరియు భూమి కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క తూర్పు దిక్కులు సమాంతరంగా మరియు ఒకే దిశలో ఉంటాయని గుర్తుంచుకోండి కాబట్టి ఇది స్థానిక సమన్వయ వ్యవస్థను ఏర్పరుస్తుంది నేను మీకు 3D విజువలైజేషన్ ఇస్తాను నేను ఉత్తర ధ్రువ అక్షం నుండి నేరుగా కిందికి చూస్తున్నాను స్థానిక బిందువు అక్షాంశానికి టాంజెన్షియల్ వద్ద ఉన్న హోరిజోన్ ప్లేన్ గమనించండి ఇక్కడ అ Z అక్షము బాణం గుర్తు ద్వారా సూచించబడింది ఈ అక్షం హోరిజోన్ ప్లేన్పై దక్షిణానికి చూపుతుంది మరియు ఈ అక్షం హోరిజోన్ ప్లేన్పై తూర్పు వైపు చూపుతుంది మనం ఇక్కడ మనకు బాగా తెలిసిన మరొక వీక్షణ తీసుకోవచ్చు మనం ఈ రకమైన అభిప్రాయాన్ని కాగితంపై వ్రాసాము ఇది జెనిత్ అక్షం ఇది హోరిజోన్ ప్లేన్లో దక్షిణం వైపు చూపే అక్షం ఇది హోరిజోన్ ప్లేన్లో తూర్పు వైపు చూపే అక్షం ఇది సూర్యుని కేంద్రానికి స్థానిక బిందువును కలిపే ఇన్సోలేషన్ లైన్ ఇప్పుడు మూడు ముఖ్యమైన పరామితులను గమనించండి ఇక్కడ ఈ కోణం అక్షాంశ కోణం ఎందుకంటే ఈ రేఖ భూమి యొక్క కేంద్ర బిందువును స్థానిక బిందువుతో కలుపుతుంది మరియు ఇది అక్షాంశ కోణానికి సమానమైన కోణాన్ని చేస్తుంది ఇది ఇన్సోలేషన్ లైన్ జెనిత్ అక్షము తో ఇన్సోలేషన్ లైన్ చేసే కోణం "జెనిత్ కోణం" అని పిలువబడుతుంది మీరు ఇన్సోలేషన్ లైన్ పైన ఒక పాయింట్ ను తీసుకుని దాన్ని క్రిందికి ప్రొజెక్ట్ చేయండి ఈ ప్రొజెక్షన్ లైన్ ఉత్తర ప్లేన్ పైన దక్షిణ అక్షానికి సంబంధించి ఒక కోణాన్ని చేస్తుంది ఈ కోణాన్ని అజిముత్ కోణం అంటారు స్థానిక జ్యామితికి సంబంధించి మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన కోణాలు ఇవి కాబట్టి ఈ చిత్రంలో రెండు ముఖ్యమైన కోఆర్డినేట్ సిస్టమ్లు ఉన్నాయని మీరు గమనించారు ఎర్త్ సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ మరియు లోకల్ సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ కాబట్టి ఈ రెండు ముఖ్యమైన కోఆర్డినేట్ సిస్టమ్ లను మనం విశ్లేషించి స్థానిక పాయింట్ వద్ద ఇన్సోలేషన్ను అంచనా వేయడానికి ప్రయత్నించాలి కాబట్టి దీన్ని ఎలా చేయాలో చూద్దాం కానీ ముందుగా ఈ 2D కోఆర్డినేట్ సిస్టమ్ని 2D గ్రాఫిక్ సిస్టమ్లో ఏకీకృతం చేయడానికి ప్రయత్నిద్దాం 2D గ్రాఫిక్స్కు తిరిగి వెళ్దాం భూమి మధ్యలో నుండి స్థానిక ప్రాంతానికి ఒక గీతను గీద్దాం ఈ రేఖ భూమధ్య రేఖతో Ф కోణాన్ని చేస్తుంది ఈ కోణం అక్షాంశ కోణం ఇప్పుడు ఈ పాయింట్ నుండి లోకాలిటీ పాయింట్ నిలువుగా పైకి అంటే భూమి యొక్క ఉపరితలం వరకు ఈ గీతను పొడిగించండి పటంలో చూపిన విధంగా మెరిడియన్కి టాంజెన్షియల్గా మరియు స్థానిక ప్రదేశం వద్ద సమాంతరం గా ఉండే ప్రాంతాన్ని హోరిజోన్ ప్లేన్ అంటారు ఇప్పుడు ఈ హోరిజోన్ ప్లేన్లో కొత్త కోఆర్డినేట్ సిస్టమ్ ఉంటుంది ఇది స్థానిక సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ భూమి కేంద్రీకృత సమన్వయ వ్యవస్థ భూమధ్య రేఖ ను అనుసరించి ఉంటుందని గుర్తుంచుకోండి మీకు P ధ్రువ అక్షం తూర్పు అక్షం మరియు మెరీడియన్ అక్షం ఉన్నాయి ఇప్పుడు హోరిజోన్ ప్లేన్కు సంబంధించి ఇక్కడ ఈ ప్రాంతంలో సరిగ్గా నిలువుగా పైకి ఉన్న ఈ అక్షం జెనిత్ అక్షం Z అని పిలువబడుతుంది హోరిజోన్ ప్లేన్లో దక్షిణం వైపుకు వెళ్లే దానిని దక్షిణ అక్షం S అని పిలుస్తాము మరియు తూర్పుకు వెళ్లే ఈ అక్షాన్ని తూర్పు అక్షం E అంటారు ఎర్త్ సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ నుండి వేరు చేయడానికి నేను లోకల్ సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ లో పెద్ద అక్షరాలు ఉపయోగిస్తాను ఇప్పుడు మనం లొకాలిటీ పాయింట్ నుండి సూర్యుడి మధ్య వరకు ఇన్సోలేషన్ లైన్ గీసేద్దాం అప్పుడు ఈ ఇన్సోలేషన్ లైన్ నిలువు అక్షం లేదా జెనిత్ అక్షముతో ఒక కోణాన్ని చేస్తుంది ఈ కోణాన్ని θzతో సూచిస్తారు దీనిని జెనిత్ కోణం అంటారు స్థానికం ప్రదేశం వద్ద ఉన్న నిలువు అక్షంతో ఇన్సోలేషన్ లైన్ చేసే కోణాన్ని ఆ ప్రదేశంలో ఉన్న జెనిత్ కోణం అంటారు ఇక్కడ మరో పదం ఉంది మీరు ఇన్సోలేషన్ లైన్పై ఒక బిందువును గుర్తించండి ఈ పాయింట్ నుండి హోరిజోన్ ప్లేన్పై నిలువు గాప్రొజెక్షన్ను గీయండి హోరిజోన్ ప్లేన్పై ఈ లైన్ ప్రొజెక్ట్ పాయింట్ను స్థానిక సెంటర్ మరియు దక్షిణ అక్షంతో కలుపుతుంది ఈ కోణాన్ని γS తో సూచిస్తారు దీనిని అజిముత్ కోణం అంటారు కాబట్టి ఈ స్థానిక ప్రాంత బిందువు వద్ద ఇన్సోలేషన్ను అంచనా వేయడానికి మీరు ఈ వేరియబుల్స్ ఉపయోగిస్తారు చివరగా ఒక విషయం గుర్తు పెట్టుకోండి ఇక్కడ రెండు రకాల కోఆర్డినేట్ వ్యవస్థలు ఉన్నాయి ఎర్త్ సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ మరియు లోకల్ సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ ఎర్త్ సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ లో క్షీణత δ మరియు గంట కోణం ω ముఖ్యమైన పరామితులు మరియు లోకల్ సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ విషయంలో రెండు ముఖ్యమైన కోణాలు ఉన్నాయి అవి జెనిత్ కోణం θz మరియు అజిముత్ కోణం γS